మనము ప్రధానంగా కొన్ని విషయాలు చూశాము అందులో ఒకటిddt ఇది పరోక్షంగా ddtd dtఅవుతుంది ఇక్కడ Ø అనేది ఫ్లక్స్ లింకేజ్ ఇది వాస్తవానికి e అవుతుంది ఒకవేళ మనము ఇండక్టన్స్ లో ఉన్న ఇండ్యూస్డ్ EMF మాత్రమే చూస్తున్నట్లయితే అదే విషయాన్ని నేను ఇలా రాయగలను ddtddteLdidt నేను ఇండక్టన్స్ ను ఒక కాన్స్టంట్ గా ఊహించుకుంటున్నాను ఒకవేళ ఎలక్ట్రో మెకానికల్ సిస్టం నందు మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా మూమెంట్ లేకపోతే ప్రాథమికంగా మనము ఇలాంటి సిస్టంను కన్సిడర్ చేశాము వాస్తవానికి మనము C ఆకారంలో ఉన్న ఒక కోర్ చూశాము మరియు మనం ఇంకొక రాడ్ లాంటి నిర్మాణాన్ని తీసుకున్నాము దీని ద్వారా తగినంత కరెంట్ ప్రవాహం ఉంటే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ద్వారా ఇది ఆకర్షింప బడుతుంది నేను ఒక కాయిల్ కలిగి ఉన్నాను అనుకుందాం అందులో తగినంత కరెంట్ ప్రవహిస్తుంటే అప్పుడు క్రియేట్ అయ్యే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది తగినంత బలంగా ఉంటుంది అది నాకు ఇక్కడ ఉన్న స్ప్రింగ్ యాక్షన్ కు వ్యతిరేకంగా ఉంటుంది కావున నేను మీ ఫ్రేమ్ కు అనుసంధానించబడిన స్ప్రింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఇది స్ప్రింగ్ మనకు మూమెంట్ లేనప్పుడు నేను సరఫరాచేసే మొత్తం ఎలక్ట్రికల్ ఇన్పుట్ ను వాస్తవానికి నేను దీనిని eidt గా చెప్పాను ei అనేది పవర్ అవుతుంది దీనిని dt టైమ్ ఇంటర్వెల్ లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు నేను దీనిని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ పుట్ అని పిలుస్తాను eidt dWeid ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ కావున ఇది ఎలట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఎటువంటి మెకానికల్ మూమెంట్స్ లేకపోతే ఇది తప్పనిసరిగా మాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీని పెంచే దిశగా వెళుతుంది అందువలన నేను సాధారణంగా dWe dWf dWm అని చెప్పగలను ఇందులో ఇది మెకానికల్ ఎనర్జీ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ మరియు ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ మనము ఎలక్ట్రో మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ చూస్తున్నాము ఇక్కడ ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతోంది ఇది ఈ ప్రత్యేక సందర్భంలో మోటారు లేదా యాక్యుయేటర్ లాగా ఉంటుంది ఒకవేళ నేను ఎటువంటి మూమెంట్ కలిగి ఉండకపోతే ఇది సున్నాకి సమానం అవుతుంది అందువలన నాకు dWedWf అవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీని eidt అని రాయడం బదులు అలా రాస్తున్నాము దీనినే నేను id అని రాయగలను ఎందుకంటే ddtని నేను e అని పిలుస్తాను అందువలన edt అనేది d కు సమానం అని నేను చెప్పగలను కావున నేను దీనిని ఇలా రాస్తున్నాను dWfid మూమెంట్ లేని సందర్భంలో ఫీల్డ్ ఎనర్జీ అందువలన దీనిని మనం ఫీల్డ్ ఎనర్జీ అని చెప్పుకున్నాము మనము చివరి తరగతులలో చెప్పుకున్న దానిని గుర్తు చేస్తున్నాను ఒకవేళ మనము వాస్తవానికి i మరియు మధ్య గ్రాఫ్ ను గీస్తున్నాం అనుకుందాము ఒకవేళ ఐరన్ కోర్ i మరియు లేదా N మధ్య నాన్ లీనియర్ సంబంధానికి దోహదం చేస్తుంటే మనము దానిని ఇలా నాన్ లీనియర్ క్యారెక్టర్స్టిక్స్ తో గీస్తాము కాబట్టి నేను ఈ భాగాన్ని ఎనర్జీ లేదా ఫీల్డ్ ఎనర్జీ అని పిలుస్తాను ఇది Wf అవుతుంది మరియు నేను ఈ భాగాన్ని కోఎనర్జీ లేదా Wfఅని పిలుస్తాను మూవింగ్ పార్ట్ యొక్క ఇచ్చిన పొజిషన్ వద్ద Wfidఅని చెప్పగలను నేను మూమెంట్ కలిగి ఉండనప్పుడు ఇది ఇచ్చిన పొజిషన్ దగ్గర అవుతుంది అప్పుడు నేను ఒక నిర్దిష్ట x విలువ వద్ద Wfid మరియు Wfdi అని చెప్పగలను మరియు ఎనర్జీ అనేది కనీసం ఒక రకమైన భౌతిక అర్థాన్ని కలిగి ఉంటుంది అయితే కోఎనర్జీకి ఎటువంటి స్పష్టమైన భౌతిక అర్థాలు లేవు ఇది i మరియు మధ్య లీనియర్ క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉన్న లీనియర్ సిస్టం అని అనుకుంటే నేరుగా iని సూచించే రెక్టాంగిల్ కలిగివుంటాను కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రత్యేక రేఖ రెక్టాంగిల్ కింద ఉన్న ఏరియాను ఖచ్చితంగా రెండు భాగాలుగా విభజిస్తుంది అందువలన నేను ఎనర్జీని మరియు కోఎనర్జీని ఒకదానికొకటి సమానంగా కలిగి వుంటాను కావున లీనియర్ మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉన్నప్పుడల్లా WfWfగా కలిగివుంటాను కావున ఇది లీనియర్ సిస్టమ్స్ లో మాత్రమే నిజం అవుతుంది లీనియర్ సిస్టంలో నేను WfWf గా కలిగి ఉంటాను అని చెప్పగలను చివరి తరగతిలో దీని తరువాత మనము ఒక చిన్న మూమెంట్ ను పరిశీలించటం మొదలుపెట్టాము అక్కడ మనము ఆపేసాము కాబట్టి మనం కన్సిడర్ చేసిన వ్యవస్థను మళ్ళీ చూద్దాం ఇది వాస్తవానికి ఐరన్ కోర్ మరియు నేను దీని ద్వారా కరెంట్ ప్రవాహాన్ని కలిగి ఉండబోతున్నాను ఆ కరెంటు i విద్యార్థి ఇక్కడ లీనియర్ సిస్టం అంటే ఏమిటి ప్రొఫెసర్ ఎక్కడైతే శాచ్యురేషన్ జరగలేదో అది లీనియర్ సిస్టం అవుతుంది ఇది ఇప్పటికీ మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ యొక్క లీనియర్ పోర్షన్ లో ఉంది ఒకవేళ నేను i వర్సెస్ Ø లేదా వర్సెస్ i చూస్తున్నట్లయితే నేను వాటి మధ్య లీనియర్ రిలేషన్షిప్ ను మాత్రమే కలిగి ఉండబోతున్నాను హిస్టెరిసిస్ను నిర్లక్ష్యం చేస్తే కరెంటు i తక్కువ విలువలకు ఇది నిజం అవుతుంది ఒకవేళ హిస్టెరిసిస్ను పరిగణనలోకి తీసుకుంటే అది ఎంత మాత్రము లీనియర్ కాదు మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే హిస్టెరిసిస్ ఎల్లప్పుడూ కొంత మొత్తంలో రీమనెంట్ ఫ్లక్స్ డెన్సిటీ గురించి మాట్లాడుతుంది కాబట్టి రీమనెంట్ ఫ్లక్స్ ఉంటే లీనియారిటీ పోతుంది రీమనెంట్ ఫ్లక్స్ ఉంటే కరెంట్ i సున్నా అయినప్పుడు ఫ్లక్స్ సున్నా కాదు అందువలన నేను దీనిని ఖచ్చితంగా లీనియర్ రిలేషన్షిప్ అని చెప్పలేను దాని తర్వాత కూడా ఎప్పుడైతే శాచ్యురేషన్ ప్రారంభమవుతుందో i విలువ చాలా పెద్దదిగా ఉందో ఆ సమయంలో మళ్లీ అది నాన్ లీనియర్ అవుతుంది మనము దీని గురించి మాట్లాడుకునేటప్పుడు హిస్టెరిసిస్ ప్రాపర్టీని నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టి నేను ఈ విధమైన సిస్టంను చూస్తున్నట్లయితే మరియు స్ప్రింగ్ ద్వారా ఒక ఫ్రేమ్తో జత చేయబడిన ఇలాంటి ఒక మూవింగ్ పార్ట్ ను కలిగి ఉన్నాను ఈ సమయంలో ఈ పాయింట్ వద్ద నేను x1 దూరం కలిగి ఉన్నాను అనగా నేను ఎయిర్ గ్యాప్ లెంగ్త్ ను x1 అని పిలుస్తున్నాను నేను దీని ద్వారా తగినంత ఎక్కువ కరెంటును ప్రవహింప చేస్తున్నానని చెప్పుకుంటే దానివలన అది క్రియేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విలువ మూవింగ్ పార్ట్ ను తనవైపు లాగడానికి తగినంతగా ఉంటుంది దీనివల్ల దూరం ఇప్పుడు x1 యొక్క అసలు విలువ నుండి x2 అనే చిన్న విలువకు తగ్గింది కాబట్టి దూరం లేదా ఎయిర్ గ్యాప్ x1 నుండి x2 కు తగ్గే విధంగా మూమెంట్ జరిగింది నేను ఈ రెండు పాయింట్లకు అనుగుణంగా రెండు మాగ్నెటైజేషన్ కర్వ్ లను గీయడానికి ప్రయత్నిస్తున్నాను ఇది i మరియు ఇది ఒకవేళ x1 కోసం నేను మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ ఇలా గిస్తే x2 వద్ద తక్కువగా ఉన్న ఎయిర్ గ్యాప్ పరిగణనలోకి తీసుకుంటే నేను ఎక్కువ ఫ్లక్స్ లేదా ఫ్లక్స్ డెన్సిటీని కలిగివుంటాను నేను ముఖ్యంగా దూరం తగ్గడం ఎయిర్ గ్యాప్ తగ్గడం రిలక్టన్స్ తగ్గడం వంటివి చూస్తున్నాను అందువలన ఫ్లక్స్ కొద్దిగా పెరుగుతుంది దీని వలన ఇది xx1కు అనుగుణంగా ఉంటుంది అయితే ఇది xx2 కు అనుగుణంగా ఉంటుంది మూమెంట్ చాలా నెమ్మదిగా జరుగుతోందని అనుకుందాం ఎంత నెమ్మదిగా అన్నది స్పష్టంగా తెలియాలి కానీ ఈ సర్క్యూట్ కోసం నేను ఎలక్ట్రికల్ టైమ్ కాన్స్టెంట్ LR గా కలిగి ఉన్నాను అని చెప్పుకుందాం ఒకవేళ నేను మూమెంట్ నెమ్మదిగా చేస్తుంటే ప్రతి పాయింట్ దగ్గర కరెంట్ స్టీడి స్టేట్ చేరుకుంటుంది ఈ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ స్థిరంగా ఉంది అని అనుకుంటే కరెంటు అలానే స్థిరంగా ఉంటుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను తగినంత సమయాన్ని ఇస్తున్నాను తద్వారా కరెంటు ఒక స్థిరమైన విలువతో కొనసాగుతుంది అనగా సర్క్యూట్ యొక్క టైమ్ కాన్స్టెంట్ మూమెంట్ కోసం తీసుకున్న సమయం కంటే చాలా తక్కువగా ఉంటుంది అదే నేను ఊహిస్తున్నాను కాబట్టి మూమెంట్ నెమ్మదిగా ఉన్న కేసును తీసుకుందాం అంటే మూమెంట్ కోసం తీసుకున్న సమయం వాస్తవానికి ఎలక్ట్రికల్ టైమ్ కాన్స్టెంట్ కంటే ఎక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉండేలా తీసుకుంటున్నాం అందువల్ల నేను కరెంట్లో ఎక్కువ వేరియేషన్ లను చూడను కాబట్టి నేను ఈ విధంగా వస్తున్న ఒక నిర్దిష్ట కరెంట్ విలువను చూడబోతున్నాను ఈ సందర్భంలో కరెంట్ i కాన్స్టెంట్ గా తీసుకుంటున్నాను ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ అయితే నేను irms ను కాన్స్టెంట్ గా చూడాలి ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ లో ఇన్స్టెంట్ నుంచి ఇన్స్టెంట్ కు కరెంటును మీరు కాన్స్టెంట్ గా ఆశించలేరు అందువల్ల నేను బహుశా కరెంటు యొక్క rms విలువ స్థిరంగా ఉంటుందని అనుకుంటున్నాను ఈ పరిస్థితిలో నేను వాస్తవానికి రెండు వేర్వేరు విలువలను కలిగి ఉంటాను బహుశా ఇది ఒక విలువ ఇది చివరిది దీనిని నేను 2 అని పిలుస్తాను మరియు మరొక ల్యాండా విలువ గురించి మాట్లాడుకుంటే అది వాస్తవానికి ఇక్కడ ఉండొచ్చు ఇది వాస్తవానికి 1 నేను ఈ పాయింట్లను ఇలా వ్రాస్తాను లేదా ఈ పాయింట్ ను O అని పేరు పెట్టనివ్వండి ఇది P ఇది Q ఇది R మరియు ఇది S కాబట్టి నేను పాయింట్లను ఇలా పేరు పెడుతున్నాను ఇప్పుడు నేను వాస్తవానికి మొత్తం సిస్టంకు ఇన్పుట్ గా కలిగి ఉన్నది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఏదైతే నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ గా ఇచ్చానో అది మొత్తం సిస్టంకు ఇన్పుట్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న దాన్నిబట్టి అది eidt ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ మరియు edt అనేది dఅవుతుంది అని చెప్పుకున్నాము అందువల్ల నేను దీనిని సిస్టం లోకి వెళ్లే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ id గా 1 నుండి 2 వరకు ఇంటిగ్రేషన్ చేయాలి దయచేసి గుర్తు చేసుకోండి idఅనేది మూమెంట్ లేనప్పుడు ఫీల్డ్ ఎనర్జీ ఇప్పుడు మూమెంట్ ఉంది అందువల్ల నేను దానినే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ గా వ్రాస్తున్నాను వాస్తవానికి దానిని నేను ఈ ప్రత్యేక రెక్టాంగిల్ కింద ఉన్న ఏరియాగా చెప్పగలను ఎందుకంటే నిజానికి దీనిని 2 1మరియు కరెంట్ ల లబ్దంగా రాయాలి లేదా రెక్టాంగిల్ యొక్క ఏరియా PQRS లేదా PQSR అని చెప్పాలి ఈ సందర్భంలో అది పూర్తి మూమెంట్ జరిగిన వ్యవధిలో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ను సూచించే ఏరియా మనము ప్రముఖంగా బౌండరీ కర్వ్స్ ను మాత్రమే వ్రాస్తున్నాము మనము మధ్యలో ఉన్న కర్వ్స్ రాయడం లేదు OPకి అనుబంధంగా ఉన్న కర్వ్ ఇనిషియల్ కండిషన్ ను సూచిస్తుంది మరియు OQ అనేది ఫైనల్ కండిషన్ను సూచిస్తుంది మూమెంట్ x1 నుంచి x2 కు జరిగినప్పుడు ఫ్లక్స్ లింకేజీ 1 నుండి 2 కు మారింది కాబట్టి మనము రెండు ఎండ్ పాయింట్లను చూస్తున్నాము మరియు తరువాత మెకానికల్ వర్క్ ఎంత పెరిగిందో చూడటానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇనిషియల్ కండిషన్ మరియు ఫైనల్ కండిషన్ చూసిన తర్వాత మధ్యలో ఉన్న పరిమాణాన్ని తీసుకుంటున్నాము చివరి తరగతిలో మనము dWe dWf dWm అని రాశాము మనము ఫీల్డ్ ఎనర్జీ లో మార్పు ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ లో మార్పు ఎంత లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఎంత మరియు మెకానికల్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్ ఎంత అని చూడబోతున్నాము మనము ఈ సమీకరణం లోని ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నాము షేడెడ్ ప్రాంతంలో ఉన్న ఏరియా మనము లెక్కిస్తున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ అవుతుంది షేడ్ చేసిన భాగంలో ఏదైతే ఏరియా ఉందో అది ei dt కి అనుగుణంగా ఉంటుంది అది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఫీల్డ్ ఎనర్జీ లో ఏదైనా మార్పు ఉందేమో చూద్దాము ఇచ్చిన సందర్భంలో ఫీల్డ్ ఎనర్జీని i d గా చెప్పుకున్నాము కావున నేను వాస్తవానికి ఫీల్డ్ ఎనర్జీని చూడడానికి ప్రయత్నిస్తే ఫస్ట్ కేసు లో నేను దీనిని id గా కలిగి వుంటాను ఈ మొత్తం ఏరియాను మూవింగ్ పార్ట్ x1దూరంలో ఉన్నప్పుడు ఫస్ట్ కండిషన్ కు అనుగుణంగా అది id ను అవుతుంది అందువలన నేను ఇనిషియల్ ఫీల్డ్ ఎనర్జీ వాస్తవానికి ఈ ఏరియా OPR అని చెప్పగలను దయచేసి గమనించండి ఇది OPR ఇది x1కు అనుగుణంగా ఉన్న మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ కు మరియు యాక్సెస్ కు మధ్యలో ఉన్న మొత్తం ఏరియా అదే నేను ఫైనల్ ఫీల్డ్ ఎనర్జీని గమనిస్తే అది వాస్తవానికి OQS అవుతుంది ఇది ఫైనల్ ఫీల్డ్ ఎనర్జీని సూచించే ఏరియా అందువలన నేను ఫీల్డ్ ఎనర్జీ లో వ్యత్యాసం కనుక్కోవాలంటే ఈ సందర్భంలో ఫైనల్ ఫీల్డ్ ఎనర్జీ నుండి తీసివేయాలి కాబట్టి dWf అనేది OQS ఏరియా మైనస్ OPR ఏరియా అవుతుంది కావున ఈ రెండు ఏరియాలలో ఏదైతే వ్యత్యాసం ఉందో అది నాకు ఫీల్డ్ ఎనర్జీ లో వ్యత్యాసం అవుతుంది ఇక్కడ వాస్తవానికి PQRS ఏరియా అనేది OQS ఏరియా మైనస్ OPR ఏరియా ప్లస్ మెకానికల్ ఎనర్జీdWmఅని చెప్పగలను చివరకు ఫీల్డ్ ఎనర్జీని నేను ఇలా రాయగలను ఈ సమీకరణం నుండి నేను dWm ఏరియా PQRS ఏరియా OPR ఎందుకంటే ఈ మైనస్ నేను మరొక వైపుకు పంపినపుడు అది ప్లస్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం ఏరియా ప్లస్ అవుతుంది మీకు నా పాయింట్ అర్థమవుతుంది కదా వాస్తవానికి ఈ మొత్తం ఏరియా OPQRS ఏరియా OPR ఏరియా OQS అవుతుంది అది దాని అర్థం నేను మొత్తం ఏరియాను పరిశీలిస్తే ఈ మొత్తం ఏరియాను నేను ఈ రెండింటి సమ్మషన్ ద్వారా జత పరచబడిన మొత్తం ఏరియా నుండి ఈ పోర్షన్ ద్వారా మాత్రమే తీసుకోబడిన ఏరియాను తీసివేయడం ద్వారా పొందుతాను ఏదేమైనా ప్రాథమికంగా ఈ పోర్షన్ వరకు నేను ఈ ఏరియాను తీసివేయాలి అని చెప్పగలను అంటే నేను OPQ ఏరియాను మాత్రమే పొందబోతున్నాను ఇది OPQ ఏరియా తర్వాత మనము ఈ ఫిగర్ ని తిరిగి గీయడానికి ప్రయత్నిద్దాము మనము ఇక్కడ ఏమి చేస్తున్నాము అంటే ముందుగా ఒక కర్వ్ ని మనము ఇలా చూపించాము మరొక కర్వ్ ని ఈ విధంగా చుపించాము ఆ తర్వాత ఈ i ని అదే i గా చూపించాము మరియు ఈ నిర్దిష్ట ఏరియా అంటే ఈ రెక్టాంగులర్ ఏరియా మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత ఉందో దానిని ఇస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఈ నిర్దిష్ట ఏరియా మనకు వాస్తవంగా ఫీల్డ్ ఎనర్జీ ఎంత ఉందో తెలియజేస్తుంది ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపాను అయితే ఫైనల్ ఫీల్డ్ ఎనర్జీ ఈ ఏరియా మాత్రమే నేను దీనిని ఏరియాగా మాట్లాడుతున్నాను ఇక్కడ రెండు కర్వ్స్ తో ఎన్ క్లోజ్ ఐన ఈ పర్టికులర్ ఏరియాను మనము OPQ అని పిలవచ్చు ఇది నిజానికి సిస్టమ్ ద్వారా ఔట్పుట్ ఐన అసలైన మెకానికల్ ఎనర్జీని సూచిస్తుంది అంటే సిస్టమ్ నుండి బయటకు వచ్చిన మెకానికల్ ఎనర్జీ ఔట్పుట్ ఇది ఆ తర్వాత ఈ ఏరియాకి అనుగుణంగా మూవ్మెంట్ x1 నుంచి x2 కు జరిగింది ఇప్పుడు మనము నిజానికి ఈ ఏరియా ఏంటో చెక్ చేయాలి మనము బేసిక్ గా ఈ పోర్షన్ ని Wf మరియు ఈ మొత్తం పోర్షన్ ని Wf అనుకుంటాము ఇదే మనము ఇంతకు ముందు చెప్పుకున్నాము కాబట్టి కర్వ్ P లో ఉన్నపుడు లేదా ఆపరేటింగ్ పాయింట్ P వద్ద ఉన్నపుడు ఒరిజినల్ గా Wf ఎంత అని నేను చూసి నట్లయితే ఇదంతా Wf మరియు ఇది మొత్తము Wf అవుతుంది అదే నేను ఇపుడు ఈ కర్వ్ పైన ఉన్న ఈ పోర్షన్ మాత్రమే చూస్తే అది Wf మరియు కింద ఉన్నది Wf ఇది మనకు కోఎనర్జీలో పెరుగుదలను ఇస్తుంది కోఎనర్జీ కి ఎటువంటి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేకపోయినప్పటికీ సిస్టమ్ x1 నుండి x2 వరకు మూవ్ అయింది కోఎనర్జీ ఏదైతే పెరిగిందో దానిని అంటే Wf ని షేడెడ్ ఏరియాతో రెప్రెజెంట్ చేస్తాము కాబట్టి షేడెడ్ ఏరియా నిజానికి సిస్టమ్ యొక్క కోఎనర్జీ ఎంత పెరిగిందో దానిని సూచిస్తుంది నేను దీన్ని ప్రాథమికంగా dWf అని చెబుతాను ఈ రెండూ కలిపితే నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ వస్తుంది అదే నేను ఇక్కడ చెపుతున్నది కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ రెండు పనులను చేయాలి ఇంకా చెప్పాలంటే మూడు పనులను చేయాలి ఒకటి రెసిస్టన్స్ లాస్ నాకు ఇష్టం ఉన్నా లేకున్నా తప్పకుండా ఇక్కడ రెసిస్టన్స్ లాస్ ఉంటుంది అది చేసే రెండవ పని ఏమిటంటే ఫీల్డ్ ఎనర్జీని పెంచడం వీటి తర్వాత మిగిలినది ఏమైనా ఉంటే అది మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ కు ఉపయోగపడుతుంది స్టూడెంట్ కేస్ మరియు కేస్ రెండింటి లోను ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ సమానంగా ఉంటుందా ప్రొఫెసర్ రెండింటి లోనూ సేమ్ ఇన్పుట్ అవునా కాదా అన్నది మనకు తెలియదు అది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నిజానికి మనము లాంబ్డా విలువను జీరో నుండి ఒక నిర్దిష్ట విలువ వరకు మారుతోంది అని కన్సిడర్ చేసుకున్నాము ఆ తర్వాత మొత్తాన్ని మనము ఇంటిగ్రేట్ చేసి అలా వచ్చిన ఈ కర్వ్ కింద ఉన్న ఏరియా మొత్తంఅంటే లాంబ్డా యాక్సిస్ మరియు దీనికి మధ్యలో ఉన్నది మీ ఫీల్డ్ ఎనర్జీ కానీ మనకు ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఎంత ఉన్నది మనకు తెలియదు మనము సరే కొంత ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఉంది అని అనుకుంటాము అంతే కానీ ఎంత క్వాంటిటీ అన్నది మనము తెలుసుకోలేదు మనము సుమారుగా 1 నుండి 2 వరకు ఫ్లక్స్ లింకేజ్స్ మారాయి అని చెప్పుకున్నాము ముందు కేస్ లోనూ ఇప్పటి కేస్ లోనూ ఈ క్వాంటిటీ సమానంగా ఉంటుందో లేదో మనకు తెలియదు ఇంతకు ముందు కేస్ లో మనము ఎటువంటి మూమెంట్ లేదు అని కన్సిడర్ చేసుకున్నాము ఇంకా ఒక పర్టికులర్ మాగ్నెటైజెషన్ క్యారెక్టర్స్టిక్స్ ని మాత్రమే కన్సిడర్ చేసుకున్నాము కానీ ఈ పర్టికులర్ కేస్ లో మాత్రం మనము రెండు మాగ్నెటైజెషన్ క్యారెక్టర్స్టిక్స్ ని కన్సిడర్ చేసుకున్నాము ఒకటి లెంగ్త్ x1 దగ్గర మరొకటి ఎయిర్ గ్యాప్ లెంగ్త్ x2 దగ్గర మరియు x2 చిన్నది గా ఉంటుంది అందుకే ప్రీవియస్ కర్వ్ పైన ఉన్న కర్వ్ ని మనము కన్సిడర్ చేసుకున్నాము రిలక్టన్స్ తక్కువ విలువ కలిగి ఉంటుంది అని మనము ఊహించుకుంటే అపుడు ఫ్లక్స్ విలువ ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా మీ క్వశ్చన్ పూర్తిగా కాకపోయినా కొంత వరకు ఐనా క్లారిఫై అయింది అనుకుంటాను మనము చాలా స్పష్టంగా ఎనర్జీ కన్సర్వేషన్ ప్రిన్సిపల్ ని వయోలెట్ చేయలేదు మునుపటి సందర్భంలో మనము ఎలాంటి మూవ్మెంట్ ని కన్సిడర్ చేసుకోలేదు కాబట్టి మెకానికల్ ఎనర్జీ జీరో అవుతుంది కానీ ఈ ప్రస్తుత సందర్భంలో మెకానికల్ ఎనర్జీ నాన్ జీరో క్వాంటిటీ అవుతుంది మరియు దీనిని లెక్కించడానికి మనము ప్రయత్నిస్తున్నాము ఈ క్వాంటిఫికేషన్ ప్రాసెస్ లో మనము నిర్వచనం ప్రకారం చాలా ఏరియాలని గమనించాము అల్టిమేట్ గా కోఎనర్జీ లో వ్యత్యాసం మనకు తెలుస్తుంది లేదా కోఎనర్జీ లో మనము గమనించే వ్యత్యాసం జరిగిన మెకానికల్ వర్క్ కి సమానం అన్న విషయం మనకు తెలుస్తుంది ఒకవేళ మనము దీన్ని నెమ్మదిగా చేస్తున్నట్లు అయితే కరెంటు అనేది కాన్స్టెంట్ RMS విలువని కలిగి ఉంటుంది రెసిస్టెన్స్ ని లేదా వేరొక దానిని మీరు మార్చడం చేయనట్లయితే వాస్తవానికి కరెంటు మీ ద్వారా కంట్రోల్ కాదు కానీ ప్రస్తుతానికి ఇక్కడ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది ఇండక్టన్స్ స్పష్టంగా మారుతోంది మరియు ఇండక్టన్స్ లో ప్రతి మార్పుకి ట్రాన్సియెంట్ ఉంటుంది కానీ మనము ఇది చాలా నెమ్మదిగా చేస్తున్నందున ట్రాన్సియెంట్ అంతగా కనిపించదు ఎందుకంటే టైం కాన్స్టెంట్ అనేది మూవ్మెంట్ మార్పుతో కంపేర్ చేస్తే చాలా చాలా చిన్నదిగా ఉంటుంది మనము వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా ఉంచుతున్నాము ఇంకా కరెంటు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది ఎందుకంటే మనము కరెంటుని ప్రతి పాయింట్ దగ్గర స్టీడి స్టేట్ చేరేలా చేస్తున్నాము రిలక్టన్స్ మారుతూ ఉంది ఇండక్టన్స్ మారుతూ ఉంది అయితే ఇది ట్రాన్సియెంట్ మాదిరిగా మారుతుంది ప్రతి పాయింట్ కరెంటు స్టీడి స్టేట్ రీచ్ అయ్యేలా చేస్తున్నాము అదే మనము మొదట్లోనే చెప్పుకున్నాము మనము మూవ్మెంట్ నెమ్మది గా ఉందని అనుకుంటే అపుడు మెకానికల్ టైం కాన్స్టెంట్ అనేది ఎలక్ట్రికల్ టైం కాన్స్టెంట్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది మనము ఏ విధంగా ఐనా కన్సిడర్ చేస్కోవచ్చు ఒకవేళ ఇక్కడ మనము AC కరెంటుని కన్సిడర్ చేసినా కూడా మనము RMS విలువని చూస్తున్నాము అదే మనము DC కరెంటు ని కన్సిడర్ చేసుకుంటే అపుడు కూడా టైం కాన్స్టెంట్ ని అక్కడ కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ నేను కరెంటుని పంపుతున్నాను అది VR విలువను చేరుకుంది అనుకుందాము ఆ సమయంలో వాస్తవానికి మీరు మూవ్ అవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు మూవ్ అయినప్పుడు వెంటనే కరెంటులో వేరియేషన్ మీరు గమనించొచ్చు కానీ మీరు దానిని మళ్ళీ మళ్ళీ సెటిల్ అవ్వడానికి అనుమతిస్తారు ఇక్కడ ఈ సందర్భంలో AC కరెంటు ని గమనించడం మంచిది అని నా అభిప్రాయం ఎందుకంటే మనము గమనిస్తుంది ఇండ్యూస్డ్ EMFని మరియు dλdt మొదలగునవి AC స్టీడి స్టేట్ ని రీచ్ అవగలదు మనము RjωL ని ఇంపెడెన్స్ గా కన్సిడర్ చేసుకున్నప్పుడు AC ని స్టీడి స్టేట్ అని పిలుస్తాము లేదంటే ωL గురించి మీరు మాట్లాడలేరు మీరు గీసిన ఫేసర్ డయాగ్రమ్స్ స్టీడి స్టేట్ కి సంబంధించినవి అని గమనించాలి అవి స్టీడి స్టేట్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి మనము ఇంపెడెన్స్ గా jωL లేదా 1jωC గా అనుకుంటున్నామో అవి అన్నీ కూడా స్టీడి స్టేట్ లోనివి అదే మనము ట్రాన్సియెంట్ గురించి చూస్తే అది RiLdidt అవుతుంది మీరు ఇలా రాసినప్పుడు ఇది ట్రాన్సియెంట్ అవుతుంది స్టీడి స్టేట్ వద్ద కరెంటు మారకూడదు అన్నది మీ అవగాహన అది స్టీడి స్టేట్ అవ్వదు ఒకవేళ సైకిల్ ప్రారంభంలోఉన్న ఇనిషియల్ విలువ మరియు సైకిల్ చివరలో ఉన్న ఫైనల్ విలువ సమానంగా ఉన్నపుడు దానిని స్టీడి స్టేట్ అంటారు స్టీడి స్టేట్ అంటే కాన్స్టంట్ గా ఉండాలి అని అర్థము కాదు సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ ఉంది అనుకోండి దానిని స్టీడి స్టేట్ అనరా నిజమే ఇది తప్పకుండా ఆసిలేషన్ కానీ ఇది స్టీడి స్టేట్ అన్నది మీరు గమనించాలి కాబట్టి ఒకవేళ LC ఆసిలేషన్ మన వద్ద ఉంటే సైకిల్ యొక్క ప్రారంభం మరియు చివరలో విలువలు సమానంగా ఉన్నంతవరకు స్టీడి స్టేట్ ని చాలా స్పష్టంగా చేరుతుంది ఇది మీకు అర్థం అయింది అనుకుంటాను అదే సైనుసోయిడల్ ఎగ్జైటేషన్ విషయంలో కాన్స్టెంట్ విలువ అంటూ ఎప్పటికీ ఏమి ఉండదు అది ఒకసారి స్టీడి స్టేట్ ని చేరగానే RMS విలువ కాన్స్టెంట్ గా ఉంటుంది ఇక్కడ ప్రాథమికంగా ఫ్లక్స్ మరియు రెలక్టన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి MMF కాన్స్టెంట్ గా ఉంటుంది అని మనము చూడొచ్చు ఫ్లక్స్ 1 నుండి 2కు మారుతుంది అనేది మీరు తప్పక గమనించాలి ఇంకా ఈ విషయాలు అన్నీ క్లారిఫై అవ్వాలి అనుకుంటే మీరు P సేన్ లేదా ఇంకా మరేదైనా మెషిన్స్ బుక్ నుంచి ఎలక్ట్రో మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్ నుండి చదవండి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో dWfdWm అని చెప్పగలను దీనిని నేను dWfdWmFdxగా రాయగలను ఇక్కడ dxx2 x1లేదా x1 x2 ఏదో ఒక డిఫరెన్స్ అవుతుంది దీని నుండి మనము F∂Wfix∂x｜i constant గా రాయవచ్చు ఇక్కడ మనము పార్షియల్ డెరివేటివ్ గా రాస్తున్నాము ఎందుకంటే Wf అనేది నిజానికి Wf అనేది i మరియు x రెండింటి యొక్క ఫంక్షన్ అవుతుంది చాలా క్లియర్ గా మనము Wf ని i మరియు x రెండింటి యొక్క ఫంక్షన్ గా ను రాయవచ్చు కానీ నేను ఈ కండిషన్ లోi ని కాన్స్టంట్ గా ఉంచుతున్నాను అంటే అది స్లో మూవ్మెంట్ అని అర్థము ఇంకొక కేస్ కూడా ఇక్కడ తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ స్లో మూవ్మెంట్ ఉంది అంటే ఫాస్టర్ మూవ్మెంట్ తో ఇంకొక కేస్ ఉంటుంది కాబట్టి నేను ఆ కేస్ ని కూడా కన్సిడర్ చేయాలి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న కేస్ ని రెండవ కేస్ గా అనుకుంటాను మళ్ళీ దీనిని టైం కాన్స్టంట్ టర్మ్స్ లో కంపేర్ చేస్తున్నాను ఎలక్ట్రికల్ టైం కాన్స్టంట్ అనేది కంపేరబుల్ గా ఉండొచ్చు లేదా మూవ్మెంట్ జరుగుతున్న దానికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు కానీ ఇది చాలా అవాస్తవంగా ఉంటుంది ఎందుకంటే మెకానికల్ సిస్టమ్స్ నిజానికి చాలా నెమ్మదిగా ఉంటాయి అయితే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ టైం కాన్స్టంట్స్ అనేవి నిజానికి చాలా తక్కువగా ఉంటాయి మనము బహుశా ఒక మినియేచర్ మెషిన్ ఉన్న ఒక సిస్టం చాలా చిన్న మినియేచర్ మెషిన్ ఉన్నది తీసుకుందాము ఇన్నర్ స్ఫియర్ ఇంకా మిగిలిన భాగాలు చాలా చిన్నవిగా ఉంటాయి ఈ కారణంగా మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఒకవేళ మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంటే నేను i కాన్స్టంట్ గా ఉంటుంది అని ఊహించుకోలేను ఇప్పుడు ఖచ్చితంగా ట్రాన్సియెంట్ పరిగణనలోకి వస్తుంది కాబట్టి మనము ఇక్కడ రెండు గ్రాఫ్స్ ని గమనిస్తున్నాము ఒకటి బహుశా ఈ విధంగా ఉండొచ్చు ఇంకొకటి ఈ విధంగా ఉండొచ్చు నేను జస్ట్ రెండు గ్రాఫ్స్ ని తీసుకుంటున్నాను మళ్ళీ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే ఇందులో ఒకటి x1 దగ్గర మరొకటి x2 దగ్గర ఉంటుంది నేను మొదటగా ఇక్కడ ఏదో ఒక ఆపరేటింగ్ పాయింట్ దగ్గర ఉన్నట్లు అనుకుందాము మరియు i కాన్స్టంట్ గా ఉండదు నేను నిజానికి ఇక్కడ ఫ్లక్స్ కాన్స్టంట్ గా కలిగివుంటాను ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమంటే i అనేది కారణం అయితే అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటే i కాస్ అయితే ఫ్లక్స్ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా కరెంటులో మార్పు చూపించడానికి ఫ్లక్స్ కి కొంత సమయం పడుతుంది కరెంటులో మార్పు ఉన్నపుడు అది ఫ్లక్స్ లో మార్పు చూపించడానికి ముందు మీరు టైం లాగ్ కలిగిఉంటారు అందుకే దీనిని హిస్టీరిసిస్ అంటాము హిస్టీరిసిస్ అంటే వెనుకబడడం ఫ్లక్స్ చేంజ్ అనేది ఎప్పుడూ కరెంటు కన్నా వెనుకబడి ఉంటుంది కాబట్టి ఇందుకు కొంచం సమయం పడుతుంది కానీ నేను ఇక్కడ మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా చేయడం వల్ల ఫ్లక్స్ లింకేజ్ లో చేంజ్ అవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఫ్లక్స్ లింకేజ్ దాదాపుగా కాన్స్టంట్ గా ఉంటుంది ఫ్లక్స్ లింకేజ్ లో ఎటువంటి మార్పు ఉండదు నేను ఆర్బిట్రేరీ గా ఒక ఆపరేటింగ్ పాయింట్ కన్సిడర్ చేస్తున్నాను ప్రాథమికంగా ఇక్కడ ఫ్లక్స్ లేదా ఫ్లక్స్ లింకేజ్ కాన్స్టంట్ గా ఉంటుంది కానీ కరెంటు మాత్రము తప్పకుండా మారుతుంది బహుశా ఇక్కడ i1మరియు ఇక్కడ అది i2 కరెంటులో రెండు డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కావున కరెంటు మారింది అని అర్థం అంటే ఒక కోణంలో ఇండక్టెన్స్లో వ్యత్యాసం ఈ ప్రత్యేక సందర్భంలో వ్యక్తమవుతుంది అందువలన ఈ రెండు కేసెస్ లో కరెంటు డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా మనము కరెంటు స్టీడి స్టేట్ చేరడానికి అనుమతించడం లేదు మీరు ఇది చాలా ఫాస్ట్ గా చేయడం వల్ల ఫ్లక్స్ లింకేజ్ అనేది వాస్తవంగా పొజిషన్ లో మార్పుని అనుసరించలేకపోతోంది ప్రాథమికంగా అది ఏమి చేయలేకపోతోంది స్టూడెంట్ ఫ్లక్స్ లింకేజ్ అనేది త్వరగా మార్పు కానప్పుడు అది సర్క్యూట్ యొక్క ఎలక్ట్రికల్ టైం కాన్స్టంట్ కి సంబంధం కలిగి ఉంటుందా ప్రొఫెసర్ టైం కాన్స్టంట్ మరియు కరెంటు మరియు ఫ్లక్స్ మధ్యలో ఉన్న లాగ్ అని దాదాపుగా మీరు చెప్పవచ్చు ఎందుకంటే ఫ్లక్స్ అనేది మాగ్నేటిజం యొక్క మానిఫెస్టేషన్ ఇక్కడ ఉన్న ఇండక్టన్స్ కూడా మాగ్నేటిజం యొక్క మానిఫెస్టేషన్ అందుకే మనము Ldidt ని వోల్టేజ్ డ్రాప్ గా రాస్తున్నాము మరియు అది Nddt కి కూడా సమానం అవుతుంది అందుకే మనము LNddiNi గా రాస్తాము కాబట్టి ఇండక్టన్స్ అనేది నిజానికి మాగ్నెటిజం మరియు ఎలక్ట్రిసిటీకి మధ్య ఉన్న రిలేషన్ ని సర్క్యూట్ రూపం లో చూపించడానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ పరిచయం చేసినది మనము KVL KCL చేయాలి అనుకుంటున్నాము మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ని కూడా సర్క్యూట్ క్వాంటిటీ గా రెప్రెసెంట్ చేయనంతవరకు మీరు KVL KCL చేయలేరు కాబట్టి వాస్తవానికి LNddi చేయడం ద్వారా మీరు సర్క్యూట్ క్వాంటిటీని వ్యక్త పరుస్తున్నారు బహుశా మొదట ఫేరడే'స్ లా వచ్చి ఆ తర్వాత ఇండక్టన్స్ పరిచయం చేసి ఉండొచ్చు కాబట్టి ప్రాథమికంగా మాగ్నెటిజంని సర్క్యూట్ పారామీటర్స్ లో ఇండక్టన్స్ రెప్రసెంట్ చేస్తుంది మనకు ఇక్కడ ఉంది మనము ఆల్రెడీ dWeid అనుకున్నాము లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇక్కడ జీరో అవుతుంది మీకు ఇక్కడ నేను ఏమి చెప్తున్నానో అర్థం అవుతుంది అనుకుంటాను మనకు నిజానికి ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ రెండు క్వాంటిటీస్ మాత్రమే ఉన్నాయి ఒకటి dWf ఇంకొకటి dWm మరియు అది జీరోకి సమానం అవుతుంది అప్పుడు dWm dWf అవుతుంది ఫీల్డ్ ఎనర్జీలో తగ్గుదల ఉంటుందా అవును తప్పకుండా ఉంది ఒరిజినల్ గా ఫీల్డ్ ఎనర్జీ OPQ గా ఉంది ఇప్పుడు బహుశా ORQ గా కలిగి ఉండవచ్చు కాబట్టి x1 దగ్గర Wf OPQ అవుతుంది అదే x2 దగ్గర Wf ORQ అవుతుంది కాబట్టి ఫీల్డ్ ఎనర్జీ లో తగ్గుదల ఉంటుంది మరియు ఈ ఫీల్డ్ ఎనర్జీ లో తగ్గుదలని షేడెడ్ ఏరియా గా చుపిస్తున్నాము ఇదే ఫీల్డ్ ఎనర్జీ లో ఉన్న తగ్గుదల అది OPR అవుతుంది కాబట్టి ఇది గ్రాఫ్ లో OPR ఏరియాకి సమానంగా ఉండాలి మూమెంట్ చాలా నెమ్మదిగా జరుగుతుంటే కోఎనర్జీ లో పెరుగుదల అనేది వర్క్ డన్ ని సూచిస్తుంది అని క్లుప్తంగా నేను చెప్పగలను మరియు ఒకవేళ మూమెంట్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంటే కోఎనర్జీ లో తగ్గుదల అనేది వర్క్ డన్ ని సూచిస్తుంది మెకానికల్ ఎనర్జీ లేదా వర్క్ డన్ కాబట్టి ఎక్కడైతే నేను ∂Wf∂xగా కలిగి ఉండబోతున్నానో ఆ సందర్భంలో కూడా నేను ∂Wf∂xఅని రాయగలను అది మరియు x ల యొక్క ఫంక్షన్ ఇది వాస్తవానికి కాన్స్టంట్ గా కలిగిన ఫోర్స్ ∂Wf∂x ఫోర్స్ కాన్స్టంట్ గా నేను ఈ రెండు సమీకరణాలు మరోసారి రాస్తాను నన్ను ∂Wfix∂x｜i constantForce అని రాయనీయండి ఇది మూమెంట్ నిదానంగా ఉన్నప్పుడు నేను ఒకవేళ ఫాస్ట్ మూమెంట్ కన్సిడర్ చేస్తే ఆ సందర్భంలో నేను ∂Wfx∂x｜ constantForce గా కలిగి ఉంటాను విద్యార్థి ఫాస్ట్ మూమెంట్ కేసులో లాంబ్డా కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు కరెంటు ఎలా తగ్గుతుంది ప్రొఫెసర్ మీరు ఇక్కడ ప్రాథమికంగా లాంబ్డా కాన్స్టెంట్ గా ఉన్న సందర్భం గురించి చెబుతున్నారు తప్పనిసరిగా రిలక్టన్స్ తగ్గుతుంది దీనివల్ల రిలక్టన్స్ మరియు ఫ్లక్స్ ల లబ్దం కూడా తగ్గుతుంది అందువల్ల కరెంట్ కూడా తగ్గుతోంది కాదా కరెంటు తగ్గుతోంది వాస్తవానికి i1 ఎక్కువ విలువ i2 తక్కువ విలువ కలిగి ఉంటుంది ఇది చాలా మంచిది అది ఎందుకు పెరగాలి లాంబ్డా రిలక్టన్స్ తో గుణించాలి రిలక్టన్స్ తగ్గింది లాంబ్డా అలానే ఉంది లాంబ్డా రిలక్టన్స్ తో గుణించడం వలన MMF వస్తుంది MMF తగ్గింది మొదటి సందర్భంలో MMF బహుశా ఎంత ఉందో అలానే ఉంది కానీ ఇక్కడ MMF చాలా స్పష్టంగా తగ్గింది కావున మనము ప్రాథమికంగా ట్రాన్స్లేషనల్ సిస్టంలో డెవలప్ అయిన ఫోర్స్ కు సమీకరణం కలిగి ఉండడం చూశాము మనము చదవవలసినది రొటేషనల్ సిస్టం గురించి ఎందుకంటే మన మిషన్స్ అన్నీ రొటేటింగ్ మిషన్స్ మనము వాటిని తర్వాత చూస్తాము అయితే అంతకు ముందుగా మనం ను L కాన్స్టంట్ అయితే NLi అని చెప్పుకున్నాము మనము L ను కాన్స్టెంస్ట్ గా భావిస్తే పర్టికులర్ పాయింట్ వద్ద కూడా అది వేరియబుల్ పర్మియబులిటి కలిగి ఉండదు అప్పుడు నేను నేరుగా NLi అని రాయగలను ఎందుకంటే మనము NddtLdidtఅని రాసుకున్నాము దీనినుంచి మనము NddiL అని రాయవచ్చు ఈ ddi మనము ఈ విధంగానే కన్సిడర్ చేస్తున్నాము ఎందుకంటే మరియు i ఒకదానికొకటి లీనియర్ వేరియేషన్ కలిగి లేవు నేను ఒకవేళ అవి లీనియర్ వేరియేషన్ కలిగి ఉన్నాయని ఊహించుకుంటే ddiకి బదులుగా నేను నేరుగా Niఅని రాయగలను అందువల్ల నేను ఒకవేళ లీనియర్ సిస్టంను పరిశీలిస్తుంటే కాల్కులస్ రూపంలో రాయడానికి బదులుగా బహుశా ఈ సమీకరణంపై ఆధార పడతాను కావున మనము ఇప్పుడు లీనియర్ సిస్టం వైపు చూద్దాము ఇక్కడ అన్ని క్వాెంటిటీస్ ని లీనియరైజ్డ్ మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ రూపంలో చూస్తాము ఇక్కడ మనం NLi లేదా Li అని ఊహించుకుంటాము